నమస్కారం మనం గత పాఠంలో కార్పొరేట్ పరిపాలన గురించి దాని పద్ధతి గురించి దాని అవసరం గురించి కార్పొరేట్ పరిపాలన లేని యెడల దాని పర్యవసానం గురించి చర్చించుకున్నాము దాన్ని బాగా అర్థం చేసుకున్నారని గుర్తు పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను నేను మిమ్మల్ని మీ సంస్థ యొక్క వార్షిక నివేదికను పరిశీలించి సంస్థ యొక్క డైరెక్టర్లు ఎవరో గుర్తించమని చెప్పాను వార్షిక సాధారణ సమావేశం నోటీస్ ద్వారా ఉన్నతాధికారుల సమావేశాలు వాటి సారాంశం గురించిన వివరాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఇవన్నీ కూడా కార్పొరేట్ పరిపాలన లో ప్రాథమిక అంశాలు కార్పొరేట్ పరిపాలన సూత్రాలు ప్రపంచం అంతా ఒకటే అయినా వాటిని అమలు చేసే విధానం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది అందుకే ఈరోజు మనం కార్పొరేట్ పరిపాలన లో ప్రపంచ నమూనాల ను పరిశీలిద్దాం నిజాయితీ కార్పొరేట్ పరిపాలన లో చాలా ప్రధానమైనది నిజాయితీ భారతీయ సంస్కృతిలో అంతర్భాగం దీని గురించి మనం చర్చించుకుందాం ప్రపంచ నమూనాల్లో ఆంగ్లో యుఎస్ మోడల్ అనేది చాలా ప్రముఖ మోడల్ ఆంగ్లం మాట్లాడే యూఎస్ యుకె వంటి దేశాల్లో ఈ మోడల్ పుట్టింది ఇక్కడి బహుళజాతీయ సంస్థలు ప్రపంచంలోని అనేక దేశాల్లో అనుబంధ సంస్థలు కలిగి ఉన్నాయి అవన్నీ ఈ మోడల్ ని పాటిస్తున్నాయి ఎన్నో నియంత్రణ సంస్థలు కూడా ఈ మోడల్ ని పాటిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ CEO పాత్ర చాలా కీలకం కాబట్టి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సంస్థ యొక్క కార్యకలాపాలను చూసుకునేవాడు బోర్డుకు సంస్థ విషయాలన్నీ నివేదించడానికి కూడా బాధ్యత వహిస్తాడు వాటాదారులకు నివేదించాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు యుఎస్ లో క్యాపిటల్ మార్కెట్లు చాలా చురుకుగా ఉన్నాయి కాబట్టి సిఇఒ పనితీరు క్షీణించినట్లయితే అది కంపెనీ స్టాక్ మార్కెట్ పనితీరుపై ప్రభావం చూపుతుంది స్టాక్ ధరలు పడిపోతాయి ఇది సిఇఓ పనితీరుపై ఒక రకమైన నియంత్రణ విధానం ఇప్పుడు స్వల్పకాలిక చర్యలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే CEO నియామకం కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు లేదా కొన్నిసార్లు 1 సంవత్సరాని కి కూడా జరుగుతుంది కాబట్టి ఆ సంవత్సరంలో లాభమే కాదు చాలా సార్లు ఆ త్రైమాసికంలో లాభం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్లు చాలా సున్నితమైనవి లాభాలు లేదా పనితీరు త్రైమాసికం చివరిలో కూడా స్టాక్ ధరలపై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది ఇది ప్రతి నిమిషం జరుగుతుంది కాబట్టి స్వల్పకాలికంలో మార్కెట్ సానుకూలత లేదా ప్రతికూలత చాలా ముఖ్యమైనది ఆంగ్లో యుఎస్ మోడల్ కార్పొరేట్ టేకోవర్ కోసం అనువైన క్రియాశీల మార్కెట్ ఉంటుంది అనే ప్రతిపాదన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సంస్థ నిర్వహణ బృందం సరిగ్గా పని చేయకపోతే స్టాక్ ధరలు పడిపోతాయి అది కంపెనీకి చెడ్డ పేరు తెస్తుంది అయితే ఇది సంస్థ యజమాన్యం పై తక్షణ ప్రభావం చూపదు ఎందుకంటే వారు అధిక సంఖ్యలో వాటాలను కలిగి ఉంటే వారు కంపెనీ బాధ్యతలు కొనసాగించవచ్చు కాని తగ్గుతున్న ధరల కారణంగా కంపెనీ ఎవరైనా స్వాధీనం చేసుకోవాలనుకునేవారికి సులువు అవుతుంది కాబట్టి ఇతర కంపెనీలు సంస్థను స్వాధీనం చేసుకోవచ్చు మరియు ప్రస్తుత కంపెనీ నిర్వహణ లో లోపాలు టేకోవర్ ముప్పు కారణంగా బహిర్గతమవుతాయి అంటే ఆంగ్లో యుఎస్ మోడల్ ఇలా పనిచేస్తుంది ధరల తగ్గింపు ద్వారా పేలవమైన పనితీరు కు జరిమానా విధించబడుతుంది పేలవమైన పనితీరు ఎక్కువకాలం కొనసాగితే మొత్తం కంపెనీ వేరొకరి చేతి లోకి వెళుతుంది ఇప్పుడు ఈ నమూనాను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన ఏజెన్సీ సిద్ధాంతం ఉంది ఏజెన్సీ సిద్ధాంతంలో చాలా పరిశోధనలు జరిగాయి వాటాదారులు మరియు నిర్వహణ అధికారుల మధ్య సమన్వయం ఎలా సాధించాలి అనే విషయం మీద ఈ సిద్ధాంతం రూపకర్తలు అధ్యయనం చేశారు షేర్ హోల్డర్స్ మరియు మేనేజ్మెంట్ ముఖ్యమైన వాటాదారులుగా పరిగణించబడతారు ఈ సిద్ధాంతంలో ఇచ్చిన ప్రధాన పరిష్కారాలు పెద్ద పే చెక్ అనగా పారితోషికం రూపంలో ఉన్నాయి కాబట్టి CEO కి గణనీయంగా అధిక జీతం మరియు చాలా ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే ఈ భారీ వేతనం సీఈఓ ని జాగరూకతతో ఉంచుతుంది పనితీరు పడిపోతే సీఈఓ గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతాడు సీఈఓ మాత్రమే కాదు సీనియర్ మేనేజ్మెంట్ బృందానికి కూడా ఇది నిజం వారికి స్టాక్ ఆప్షన్ల రూపంలో ఇతర ప్రయోజనాలు కూడా ఇవ్వబడతాయి మీకు స్టాక్ ఆప్షన్స్ తెలుసని నేను ఆశిస్తున్నాను కాబట్టి వారికి చాలా షేర్లు తరచుగా ఉచితంగా లేదా రాయితీ ధర వద్ద ఇవ్వబడతాయి ఇవి కొన్ని రోజుల తరువాత మార్చబడతాయి కాబట్టి వారు మంచి పనితీరు కనబరిస్తే కంపెనీ ధరలు ఎక్కువగా ఉంటాయని వారికి ప్రోత్సాహం ఉంటుంది వారు అతి తక్కువ ధరకు స్టాక్ పొందుతున్నందున వారు చాలా డబ్బు సంపాదించగలుగుతారు మరియు మూడవది మార్కెట్ లో టేకోవర్ కి అనువైన వాతావరణం ఇది మనం ఇందాక చూసిన విషయమే కంపెనీ పనితీరు పడిపోతే షేర్ ధరలు పడి పోతాయి స్వాధీనం చేసుకోవటానికి సులభమైన లక్ష్యంగా మారుతుంది మరియు కొత్త కంపెనీ ప్రస్తుత మేనేజర్లను తొలగించుకుంటుంది కాబట్టి ఇది ఒక క్యారెట్ కర్ర సిద్ధాంతం లాంటిది క్యారెట్ అంటే పెద్ద పే చెక్ కర్ర అంటే ఉద్యోగం కోల్పోవడం మరియు సంస్థపై నియంత్రణ కోల్పోవడం ఇప్పుడు పే చెక్ ఎంత పెద్దదో ఇక్కడ ఒక ఉదాహరణ ఇది ఇటీవలి వార్త కావచ్చు ఇది ఒక సంవత్సరం పాత వార్త కావచ్చు మనకు తెలుసు భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 2016 17 సంవత్సరంలో అరుంధతి భట్టాచార్య బ్యాంక్ కి నేతృత్వం వహించారు అంటే ఆమె బ్యాంకింగ్ పరిశ్రమలో డిపాజిట్స్ లో 23 శాతం మరియు రుణాల్లో 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఎస్బిఐ లాంటి పెద్ద బ్యాంకును నిర్వహిస్తోంది కాబట్టి మీరు భారత బ్యాంకింగ్ పరిశ్రమను పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఎంత పెద్దదో మీరు ఊహించవచ్చు ఆమె జీతం సంవత్సరానికి 28 లక్షలు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ జీతంలో 5 శాతం కన్నా తక్కువ ఆ సమయంలో చందా కొచ్చర్ ఐసిఐసిఐ సిఇఓగా ఉన్నారు ఆమె జీతం సంవత్సరానికి 6 కోట్లు అరుంధతికి పరిహారం 28 లక్షలు మాత్రమే నేను వ్యత్యాసం చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఎస్బిఐ ప్రభుత్వ రంగంలో పిఎస్యు జీతం చైర్మన్ మరియు ఎండికి కూడా 28 లక్షలు మరియు ప్రైవేట్ రంగంలో సిఇఓకు 6 కోట్లు ప్రైవేటు రంగ బ్యాంకుల సిఇఓ కి ఈ జీతం తో పాటు అనేక ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి ఇది ఐసిఐసిఐ లో మాత్రమే కాదు ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకుల లో జీతాలు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్చార్జి లేదా సిఇఒ అయిన ఆదిత్య పూరి 2016 సంవత్సరానికి జీతం 9 3 అప్పుడు 10 కోట్లు ఇప్పుడు 9 67 కోట్లు ఇది ప్రోత్సాహకాలను మినహాయించిందని గుర్తుంచుకోండి ఇది చందా కొచ్చర్కు నగదు జీతం 4 79 తరువాత 6 మరియు ఇప్పుడు ఆమె బ్యాంకులోని అవకతవకలు సంబంధించిన ఆరోపణలు వలన తొలగించబడింది యాక్సిస్ బ్యాంక్కు నాయకత్వం వహిస్తున్న శిఖా శర్మ కు 3 73 తరువాత 4 కోట్లు ఎస్ బ్యాంక్ అధినేత రానా కపూర్ కు 5 నుంచి 6 కోట్ల రూపాయలు మరియు కోటక్ మహీంద్రా బ్యాంకు సిఇఒ ఉదయ్ కోటక్కు 4 కోట్లు కాబట్టి ఇప్పుడు చాలా ప్రైవేటు కంపెనీల సిఇఓలకు ఇంత భారీ జీతాలు అందుతాయి అయితే ప్రైవేటు బ్యాంకులో సిఇఓగా చేరాలని మీరు ఆశపడుతున్నారా ఈ బ్యాంకులు అన్నీ కూడా ఆంగ్ల యుఎస్ మోడల్ ఆధారం చేసుకొని టాప్ మేనేజ్మెంట్ టీం కు చాలా భారీ జీతం చెల్లిస్తున్నాయి ఇప్పుడు జపనీస్ మరియు జర్మన్ మోడల్ కూడా చర్చించుకుందాం ఇవి కూడా అభివృద్ధి చెందిన దేశాలు అని గుర్తుంచుకోండి కాని ఈ దేశాల్లో క్యాపిటల్ మార్కెట్లు యుఎస్లో ఉన్నంత చురుకుగా లేవు కాబట్టి ఈ మోడల్ లో మార్కెట్ నియంత్రణ అంత చురుకుగా ఉండదు ఇప్పుడు ఇక్కడ స్వల్పకాలిక లక్ష్యాలకు బదులుగా దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది మరియు వాటాదారులకు ఎక్కువ ఆధిపత్యం ఉంది విలీనాలు మరియు టేకోవర్ల అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే క్రియాశీల మార్కెట్ లేదు మరియు రెగ్యులేటర్లకు ఎక్కువ నియంత్రణ ఉంది అవి టేకోవర్లను సులభంగా ప్రోత్సహించవు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్పై పరిమితి ఉంది కాబట్టి బ్యాంకులు జపనీస్ మరియు జర్మన్ కంపెనీలలో వారి కార్పొరేట్ పాలనలో కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే బ్యాంకులు ప్రధాన వాటాదారులుగా ఉన్నందున మార్కెట్ నియంత్రణకు బదులుగా బ్యాంకుల కు సంస్థలపై చాలా నియంత్రణ ఉంటుంది ఇది బ్యాంక్ ఆధిపత్య ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనము చైనా మోడల్ ని పరిశీలిద్దాము మనకు తెలుసు గత పది పదిహేను సంవత్సరాలుగా చైనా తరచుగా వార్తల్లో వస్తున్నది మరియు చైనా వివిధ రకాల వస్తువులలో ప్రపంచంలోనే ప్రధాన మార్కెట్ వాటాను పొందింది చాలా ఉత్పత్తి లేదా ఉత్పాదక కార్యకలాపాలు చైనాకు మారాయి చైనాలో ప్రభుత్వ సంస్థల ఆధిపత్యం ఎక్కువ పాక్షికంగా ప్రైవేటీకరించబడిన కంపెనీలకు ట్రేడింగ్ స్టాక్స్ వచ్చాయి మరియు పాలన యొక్క ప్రమాణాలు కూడా ఉన్నాయి కానీ చాలా సందర్భాల్లో ద్వంద్వ బోర్డు ఉంటుంది ప్రభుత్వం యొక్క పెత్తనం నడుస్తుంది అందుకే ఇది నిజంగా అంతర్గత ఆధిపత్య వ్యవస్థ కాబట్టి రోజువారీ కార్యకలాపాల కోసం ఒక బోర్డు ఉంటుంది ప్రభుత్వ పార్టీ నాయకులతో కూడిన ఒక సీనియర్ బోర్డు ఉంటుంది వీరు నిర్ణయం తీసుకోవడంలో తుది రాధిక కారం కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి ఆధిపత్యం ఎక్కువ మరియు మైనారిటీ వాటాదారుల హక్కులు రక్షించబడవు వారికి ఎక్కువ హక్కులు లేవు ఇది చైనా కు సంబంధించిన కార్పొరేట్ పరిపాలన నమూనా ఇప్పుడు మనము భారతదేశంలో కార్పొరేట్ పాలన నమూనాను పరిశీలిద్దాము ప్రస్తుతం మన కంపెనీలు ఉపయోగిస్తున్న నమూనా ఎక్కువగా ఆంగ్లో యుఎస్ మోడల్ కానీ పురాతన భారతదేశ చరిత్రలో చాలా కాలం నుండి మనకు నైతిక పునాది ఉన్న ఒక మోడల్ లభించింది మన వేదాలు బహుశా లక్ష సంవత్సరాల కన్నా పురాతన మైనవి అని మనకు తెలుసు వీటిలో చాలా నైతిక పునాదులు వేయబడ్డాయి కాబట్టి చరిత్రపూర్వ కాలంలో కూడా వివిధ రిగ్వేద శ్లోకాల లో లేదా ఉపనిషత్తులలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని నిబంధనలు మరియు యంత్రాంగాల వర్ణనను గమనించవచ్చు మనం కౌటిల్య యొక్క అర్ధశాస్త్రానికి వెళితే మరింత చక్కగా నియంత్రణ కోసం నిర్దేశించిన వివిధ నిబంధనలు అందించబడతాయి కాబట్టి పేరు అర్ధశాస్త్రం అయినప్పటికీ దీనిలో సుపరిపాలన గురించి ఎన్నో సూత్రాలు ఉన్నాయి ప్రభుత్వానికి మాత్రమే కాకుండా కార్పొరేట్లకు లేదా వ్యాపారాలకు కూడా ఉపయోగపడే ఎన్నో పాలనా సూత్రాలు నిర్దేశించబడ్డాయి ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన పాటలీపుత్ర చరిత్ర రికార్డులను పరిశీలిస్తే వారు నగరాన్ని చాలా బాగా పరిపాలించారు వారు నిర్దిష్టమైన పరిపాలన సూత్రాలను నిర్దేశించారు మరియు పాటించారు ఇప్పుడు రాజుకు లేదా మరే ఇతర నాయకుడికి ఇంకా కార్పొరేట్ నాయకుడికి అయినా ఉపయోగపడే నాలుగు ముఖ్యమైన సూత్రాలు నాలుగురకాల విధులు లేదా ధర్మాలు చర్చించుకుందాం ఒకటి రక్ష లేదా రక్షణ రెండవది వృద్ది ఇది వృద్ధి మాత్రమే కాదు అభివృద్ధి సుపరిపాలన మరియు ప్రజల యోగక్షేమం కాబట్టి నాయకులకు నాలుగురకాల విధులు ఉన్నాయి పురాతన గ్రంథాలలో పరిపాలనకు చాలా సందర్భోచితమైన వివిధ ముఖ్యమైన ఆలోచనలు లేదా సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిలో కొన్నింటి జాబితా తయారుచేసి చర్చించడానికి ప్రయత్నించాను మొదటిది ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చా కాబట్టి అన్ని పనులు ప్రపంచానికి మంచి చేయడానికి ఇంకా భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ప్రతిఫలం పొందటానికి ఒక అవకాశం కాబట్టి భౌతికంగా మీరు ఈ ప్రపంచంలో ప్రతిఫలం పొందుతారు అలాగే మీరు మోక్ష రూపంలో ఇతర ప్రపంచంలో కూడా బహుమతిని పొందుతారు ఇది జీవితంలోని ప్రాథమిక సూత్రము అప్పుడు ఆత్మ విండతే విర్యమ్ ఆత్మ అంటే స్వయం కాబట్టి పనిలో రాణించడానికి బలం మరియు ప్రేరణ లోపలి నుండే వస్తుంది కాబట్టి దైవం లేదా ప్రభువు లోపల ఉన్నారు పాశ్చాత్య లేదా ఆంగ్లో యుఎస్ మోడల్లో భారీ పారితోషికం చెల్లింపు లేదా పదవి నుంచి తొలగింపు ద్వారా బయటి నుండి మనిషిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు కానీ భారతీయ నమూనా మనిషిలోని వాంఛ లే అతనిని మంచి వైపు లేదా స్వార్థపూరిత చర్యలు వైపు నడిపిస్తాయి అని నమ్ముతుంది అంతః ప్రేరణ ముఖ్యమని అదే మనిషిని నడిపించే శక్తి అని విశ్వసిస్తుంది తేషం సుఖం తేషం శాంతి శాశ్వతి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సుఖం ఆనందాన్ని సూచిస్తుంది శాంతి ప్రశాంతతను సూచిస్తుంది శాస్వతి అంటే అనంతం ఇతరులను లేదా అన్ని శ్రేణుల సంరక్షణ నుండి అనంతమైన ఆనందం మరియు శాంతి సాధ్యమవుతుంది ఎందుకంటే మనం ఇతరులను అసంతృప్తిగా ఉంచే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తే అది శాశ్వత సుఖం కాదు ఎందుకంటే వేరే సమయంలో మనం దెబ్బతింటాము కాబట్టి ఇక్కడ సందేశం ఏమిటంటే శాశ్వత సుఖం కోసం లేదా అనంతమైన ఆనందం కోసం మనం ఇతరులను కూడా చూసుకోవాలి ఇప్పుడు యోగా కర్మషు కౌషాలం లేదా సమవత్ యోగ ఉచ్యతే ఇవి యోగా యొక్క రెండు నిర్వచనాలు ప్రశాంతంగా మరియు నిస్వార్ధ మనస్సుతో పనిచేసేవాడు చాలా సాధిస్తాడు కాబట్టి కౌశల్య లేదా కర్మ యొక్క సామర్థ్యం మనం ఎంత ప్రశాంతంగా ఉంటాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది మనం పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో పని చేయగలిగితే అప్పుడు మన ప్రతిభ శిఖర స్థాయిలో ఉంటుంది విజయాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి యదిషీ భావన యస్య సిద్ది భవతి తడ్రిషీ మీ మనస్సులో ఎలాంటి భావాలు ఉంటే మీరు పొందే ఫలాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి మీరు ఇతరులపై చెడు భావాలను కలిగి ఉంటే మీకు చెడ్డ విషయాలు జరుగుతాయి మీరు ఇతరుల యందు మంచి భావాల తో ఉంటే మీకు మంచి విషయాలు జరుగుతాయి కాబట్టి మెరుగైన పనితీరును సాధించడానికి లేదా న్యాయమైన కార్పొరేట్ పాలనను అందించాలంటే సంస్థ అధికారులు సదుద్దేశం కలిగిన వారై ఉండాలి ఫలితం మాత్రమే కాదు సాధనా మార్గాలు కూడా ముఖ్యమైనవి పరస్పరం భవయంత శ్రేయమ్ పరమ్ భవప్సయథా కాబట్టి ఇక్కడ పరస్పరం భవయంత పరస్పరం అంటే పరస్పర సహకారం చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇది కేవలం పోటీ యొక్క భావన మాత్రమే కాదు పాశ్చాత్య మోడల్ ఎక్కువగా పోటీకి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి నిర్వాహకులు తప్పనిసరిగా ఒకరితో ఒకరు పోరాడుతారు ఎందుకంటే వారు ఇతరులకన్నా మంచివారని నిరూపించాలనుకుంటున్నారు కాని భారతీయ నమూనాలో పరస్పర సహకారం చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఈ రోజుల్లో ప్రపంచం నెమ్మదిగా జట్టు స్పూర్తి వైపు కదులుతోంది ఒక జట్టుగా మనం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి ఎందుకంటే కంపెనీ మంచిగా ఉండాలంటే జట్టుగా మనం మంచిగా ఉండాలి కాబట్టి ఈ సూత్రం నుండి మనకు ప్రత్యేకమైన సూత్రాలు చాలా ఉన్నాయి కాని వాటిలో కొన్నింటిని చెప్పడానికి నేను ప్రయత్నించాను ఇప్పుడు ఇవి భారతీయ పాలన సూత్రాల ప్రాథమిక విలువలు మానవులకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తికి అపారమైన సామర్థ్యం శక్తి మరియు పరిపూర్ణత కోసం ప్రతిభ ఉంది మానవుడు ఎంత బాగా సాధించగలడో దానికి పరిమితి లేదు మనకి ఒక సంపూర్ణమైన విధానం ఉంది వ్యక్తి మరియు విశ్వం యొక్క ఐక్యత ఒక ప్రారంభ స్థానం అని భారతీయ భావన ఒకరిమీద ఒకరు ఆధారపపడటమే ప్రగతికి మూలం కాబట్టి మనం ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే మనం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ సమగ్రమైన విధానం జట్టులో సభ్యుల మధ్య కార్పొరేట్లు లేక సంస్థలు మధ్య మరియు వాటాదారుల మధ్య కూడా ఉపయోగపడుతుంది 100 సంవత్సరాల ముందు ఒక సంస్థకు కనిపించే ఆస్తులు ముఖ్యమైనవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే సూక్ష్మమైన మరియు కనిపించని ఆస్తులకు ప్రాముఖ్యత పెరిగింది ఆ ముఖ్యమైన ఆస్తి జ్ఞాన సంపద జ్ఞాన సంపద ప్రాముఖ్యాన్ని వాస్తవానికి మన పురాతన గ్రంథాలు లేదా శాస్తాలు వేలాది లేదా బహుశా లక్షల సంవత్సరాల క్రితమే నొక్కి చెప్పారు ఇప్పుడు మూడవ కన్ను లేదా జ్ఞానచక్షు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది బాహ్య వనరుల కంటే చాలా ముఖ్యమైనది జ్ఞానం బయటి వనరులు మూలధనం లేదా భూమి మరియు యంత్రాల రూపంలో ఉంటాయి కానీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి మానవుని మేధస్సు జ్ఞానం మరియు మనము ఇప్పటికే చర్చించిన చివరి విషయం సహకారం గురించి ఆ సహకారం జట్టుకృషికి ఒక శక్తివంతమైన పరికరం మరియు ఏ జట్టు లేదా ఏదైనా సంస్థ యొక్క విజయం చాలావరకు సమిష్టి పని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత ప్రతిభ అవసరం లేదు అని కాదు కానీ దీనికి జట్టుకృషి మద్దతు ఇవ్వాలి అప్పుడు సంస్థ సుదీర్ఘకాలం స్థిరంగా పని చేయవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైన సూత్రాలు వివిధ గ్లోబల్ మోడళ్లను అధ్యయనం చేసాము మనకు యుఎస్ మోడల్ లేదా ఆంగ్లో యుఎస్ మోడల్ ఉంది ఇది సిఇఓల పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత నిస్తుంది చాలా ప్రోత్సాహకాలు మరియు జీతం సిఇఓకు ఉంటుంది రెండవది జర్మన్ లేదా జపనీస్ మోడల్ ఇది బ్యాంక్ ఆధారితమైనది మూడవది చైనీస్ మోడల్ ఇది మరింత సరళంగా నడుస్తుంది నాల్గవది మనం చర్చించేది భారతీయ మోడల్ ఇది నీతి మరియు నైతికతతో కూడినది ఇది బయటి నుండి నియంత్రణ కాదు ఎవరికి వారే న్యాయ పధంలో స్వీయ నియంత్రణ తో మెలగాలి అని భావిస్తారు కాబట్టి నమూనా లో స్వీయ నియంత్రణకకు ప్రాముఖ్యత ఉంది ఈ రోజుల్లో ప్రపంచం నెమ్మదిగా స్వీయ నియంత్రణ లేదా పరస్పర సహకారం ధర్మ పరాయణత వంటి భావనల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటోంది కాబట్టి ఇక్కడితో మన చర్చను ఆపేద్దాం